బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ క్యాలిక్యులేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్ మజుందర్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి మాడ్యూల్ 04 బేసిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ కంప్రెసిబుల్ సిస్టమ్ లెక్చర్ 4 1 స్టేట్ ఈక్వేషన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అండ్ క్యాలిక్యులేషన్ కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు కాలిక్యులేషన్స్ పై మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మునుపటి మాడ్యూల్లోని రియాక్టివ్ సిస్టమ్లతో కూడా నాన్రియాక్టివ్ సిస్టమ్ల ఆధారంగా ఆ మెటీరియల్ బ్యాలెన్స్ల గురించి ఇక్కడ మనము అనేక విషయాలను చర్చించాము కాబట్టి ఈ మాడ్యూల్లో మనము ఇక్కడ ఉన్న లెక్కల గురించి మరింత చర్చించడానికి ప్రయత్నిస్తాము అయితే లెక్కలు కంప్రెసిబుల్ సిస్టమ్పై ఆధారపడి ఉంటాయి రిఫర్ స్లయిడ్ టైం 0053 కాబట్టి ఈ ఉపన్యాసంలో ఐడియల్ గ్యాస్ యొక్క ఈక్వేషన్ యొక్క స్టేట్ మరియు ఈ ఐడియల్ గ్యాస్ ఆధారంగా కాలిక్యులేషన్స్ గురించి మేము వివరించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ప్రస్తుత ఉపన్యాసంలో ఐడియల్ గ్యాస్ కోసం స్టేట్ యొక్క బేసిక్ ఈక్వేషన్ మరియు ఆ ఈక్వేషన్ తో సమస్యలను పరిష్కరించడం ఉంటుంది రిఫర్ స్లయిడ్ టైం0117 ఇప్పుడు సాధారణ మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వేషన్ అని మనకు తెలుసు ఈ జనరల్ మెటీరియల్ బాలన్స్ ఈక్వేషన్ యొక్క ఈ ఫార్ములా ద్వారా మీరు ఏదైనా తెలియని వేరియబుల్స్ను లెక్కించబోతున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ ఈక్వేషన్ ACCUMULATION INPUT OUTPUTGENERATION CONSUMPTION కాబట్టి ఇది మీ బేసిక్ ఈక్వేషన్ అవుతుంది ఇది నిర్దిష్ట ప్రక్రియ వ్యవస్థ కోసం మెటీరియల్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది రిఫర్ స్లయిడ్ టైం0145 ఇప్పుడు మనం ప్రాసెస్ సిస్టమ్లో దాని గురించి మాట్లాడినట్లయితే ఒక నిర్దిష్ట ఆపరేషన్ కోసం ఆ ప్రాసెస్ సిస్టమ్ను ప్రాసెస్ చేయడానికి వివిధ రకాల గ్యాసెస్ ఉండవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మీరు ఆ గ్యాస్ యొక్క ప్రవర్తన కొంత మేరకు తెలుసుకోవాలి మరియు ప్రెజర్ మరియు టెంపరేచర్ వంటి ప్రక్రియ వేరియబుల్స్ ఆధారంగా ఆ గ్యాస్ దాని లక్షణాలను ఎలా మారుస్తుందో తెలుసుకోవాలి ప్రెజర్ మారినట్లయితే బేసిక్ ఈక్వేషన్స్ ఏమిటి మరియు అక్కడ టెంపరేచర్ మరియు ప్రెజర్ కి సంబంధించి అది ఎలా మారుతుందో వాల్యూమ్ ఎలా ఉండాలి కాబట్టి మనము ఇక్కడ పరిశీలిస్తాము కాబట్టి ఆ సందర్భంలో నేను ఆ ఐడియల్ గ్యాస్ గురించి మాట్లాడినట్లయితే నేచర్ లో ఐడియల్ గ్యాస్ ప్రపంచంలో ఏదీ లేనప్పటికీ ఇప్పటికీ మనము ఊహాజనిత ఐడియల్ గ్యాస్ ఉంటుందని మరియు ఆ ఐడియల్ కాష్ బిహేవియర్ ని సూచించడానికి నిర్దిష్ట ఈక్వేషన్ ఉంటుందని మేము పరిశీలిస్తున్నాము ఇప్పుడు ఆ గ్యాసెస్ స్లయిడ్లో ఇచ్చినట్లుగా ఈ నిర్దిష్ట ఈక్వేషన్స్ ను కూడా అనుసరిస్తాయి పివి అనేది ఎన్ఆర్టికి సమానం అని ఐడియల్ గ్యాస్ అంటారు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో P అనేది గ్యాస్ యొక్క అబ్సొల్యూట్ ప్రెజర్ మరియు V అనేది గ్యాస్ ఆక్రమించిన మొత్తం వాల్యూమ్ మరియు ఇక్కడ n ఆ గ్యాస్ యొక్క మోల్స్ సంఖ్య R అనేది తగిన యూనిట్లో ఐడియల్ గ్యాస్ కాన్స్టాంట్ మరియు ఈ T ని గ్యాస్ యొక్క అబ్సొల్యూట్ టెంపరేచర్ అని కూడా అంటారు కాబట్టి ప్రాసెస్ యూనిట్ ద్వారా ఏదైనా గ్యాస్ ప్రవహిస్తున్నప్పుడు మీరు వాయువు ద్వారా కలిగే ప్రెజర్ ఎలా ఉండాలి లేదా గ్యాస్ ఆక్రమించిన వాల్యూమ్ ఎంత ఉండాలి మరియు ఆ వాల్యూమ్ వద్ద సిస్టమ్ ప్రెజర్ ఎలా ఉండాలి మరియు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి ఆ వాల్యూమ్ను తదనుగుణంగా మార్చడానికి టెంపరేచర్ ఉపయోగించబడుతుంది అందుకే మీరు ఈ ఈక్వేషన్ ఆధారంగా నిర్దిష్ట గ్యాసెస్ టెంపరేచర్ మార్పు ఆధారంగా ప్రెజర్ లేదా వాల్యూమ్ను లెక్కించాలి కాబట్టి ఈ ఈక్వేషన్ ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అని పిలుస్తారు మరియు ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆధారంగా మీరు దాని కోసం అనేక విషయాలను లెక్కించాలి మరియు ఆ టెంపరేచర్ మరియు ప్రెజర్ ఆధారంగా డెన్సిటీ ఎలా మారుతుందో వాల్యూమ్ కూడా మరియు అది ఎలా ఉంటుందో మీకు తెలుసు నిర్దిష్ట గ్రావిటీ మారుతూ ఉంటుంది మరియు ఈ పారామితులు లేదా మీరు వేరియబుల్స్ అని చెప్పవచ్చు లేదా ముందుగా లెక్కించాల్సిన గ్యాసెస్ ఫ్లో యొక్క లక్షణాలు నిర్దిష్ట వ్యవస్థలో ఆ పదార్థ సమతుల్యతను చేయబోతున్నాయని మీరు చెప్పవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఇక్కడ తెలుసుకోవలసిన ఐడియల్ గ్యాస్ కాన్స్టాంట్ అని పిలువబడే ఒక ముఖ్యమైన కాన్స్టాంట్ ఇక్కడ మీరు చూస్తారు ఎందుకంటే మీరు నిర్దిష్ట ప్రక్రియ సంశ్లేషణ కోసం ఏదైనా ప్రక్రియను నిర్వహించబోతున్నప్పుడు మీరు లెక్కించాల్సిన అవసరం ఉందని మీరు చూస్తారు ఆ వాల్యూమ్ లేదా ప్రెజర్ లేదా మీరు ఒక నిర్దిష్ట స్థితిలో టెంపరేచర్ అని చెప్పవచ్చు కాబట్టి ఆ సందర్భంలో ఐడియల్ గ్యాస్ యొక్క ఈ ఈక్వేషన్ ద్వారా మీరు ఆ తెలియని వేరియబుల్లను లెక్కించాలి కాబట్టి ఇక్కడ ఆ సందర్భంలో ఈ ఐడియల్ గ్యాస్ కాన్స్టాంట్ తెలుసుకోవడం అవసరం ఎందుకంటే అన్ని ప్రాసెస్ యూనిట్ కొన్నిసార్లు మిశ్రమ యూనిట్గా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు ఆ ఐడియల్ గ్యాస్ కాన్స్టాంట్ ని ఒక యూనిట్ సిస్టమ్గా అక్కడ ఉన్న మరొక యూనిట్ సిస్టమ్కు మార్చాలి కాబట్టి ఇక్కడ ఈ పట్టికలో ఐడియల్ గ్యాస్ కాన్స్టాంట్ కోసం ఒక మార్పిడి కారకం ఇవ్వబడింది కాబట్టి మీరు అక్కడ క్యాలరీ గ్రామ్ మోల్ K అని పరిగణనలోకి తీసుకుంటే ఈ R విలువ 1 987కి సమానంగా ఉంటుంది అయితే బ్రిటిష్ సిస్టమ్లో ఇది కూడా ఈ 1 987 అవుతుంది Btuలో ఇది యూనిట్ పౌండ్ మోల్ మరియు డిగ్రీ ర్యాంకైన్కి థర్మల్ యూనిట్ కావచ్చు అదేవిధంగా psi సిస్టమ్ కోసం అవి కూడా psi అంటే పౌండ్ ఫోర్స్ పర్ అంగుళం చదరపు పీడనం పరంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఇది 10 73 అవుతుంది అదేవిధంగా SI సిస్టమ్లోని ఇతర యూనిట్లకు ఈ విలువ సాధారణంగా 8 314గా అనుమతించబడుతుంది అయితే SI సిస్టమ్కు అయితే యూనిట్ మీటర్కు బదులుగా సెంటీమీటర్లో ఉంటుంది మరియు పీడనం వాతావరణం మరియు కిలోమోల్కు బదులుగా గ్రామ్ మోల్ ఉంటుంది మరియు టెంపరేచర్ కెల్విన్ అప్పుడు 82 06 అవుతుంది అలాగే మీరు కెల్విన్లో లీటరు మరియు టెంపరేచర్ పరంగా ఆ వాల్యూమ్ను సూచిస్తుంటే గ్రామ్ మోల్ పరంగా మోల్ అయితే మీటర్ స్క్వేర్కు న్యూటన్కు బదులుగా వాతావరణంలో ప్రెజర్ ఉంటే మీరు ఆ గ్యాస్ కాన్స్టాంట్ 0 08206 వద్ద ఉపయోగించాలి అదేవిధంగా ఇతర యూనిట్ సిస్టమ్ల కోసం మీరు పీడన యూనిట్లో ఆ గ్యాస్ ను అంగుళం పాదరసం మరియు వాల్యూమ్ అడుగుల క్యూబ్గా మరియు మోల్ పౌండ్ మోల్గా మరియు టెంపరేచర్ డిగ్రీ ర్యాంకైన్లో ఉంటే 21 9 లాగా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు యూనిట్ యొక్క స్థిరత్వం ప్రకారం ఐడియల్ గ్యాస్ కాన్స్టాంట్ ని ఉపయోగించాలి అది మీ నిర్దిష్ట సమస్య కోసం ఉపయోగించబడుతుంది రిఫర్ స్లయిడ్ టైం0723 ఆ తర్వాత మీరు ఇక్కడ ఇలాంటి ఇతర అనుకూలమైన మార్గాలతో ఐడియల్ గ్యాస్ లా ని పరిగణించాలి ఐడియల్ గ్యాస్ లా కొన్నిసార్లు మోలార్ వాల్యూమ్ ప్రకారం వ్రాయబడుతుంది అలాంటప్పుడు PV అనేది nRTకి సమానంగా ఉంటుందని మీరు చూస్తారు అంటే మీకు ఆ ఈక్వేషన్ తెలుసు కానీ నేను ఈ Vని nతో భాగిస్తే అది యూనిట్ మోల్కు వాల్యూమ్కు సమానం కాబట్టి ఇది నిర్దిష్ట వాల్యూమ్ అని పిలువబడుతుంది కాబట్టి మేము ఇక్కడ చిన్న v గుర్తుగా నిర్దిష్ట వాల్యూమ్ని సూచిస్తే లేదా మీరు కొన్నిసార్లు nuని చూడగలిగితే అప్పుడు మేము v nu అనేది RTకి సమానం అంటే స్మాల్ v Pv అనేది RTకి సమానం అని సూచించవచ్చు కాబట్టి ఈ v ఉంటుంది నిర్దిష్ట వాల్యూమ్కి సమానం ఇది ఇక్కడ n ద్వారా Vకి సమానం కాబట్టి ఇతర మార్గంలో కూడా మీరు ఈ vని సూచించవచ్చు అది కొన్నిసార్లు Vm ద్వారా సూచించబడుతుంది లేదా కొన్నిసార్లు ఇది V ద్వారా సూచించబడుతుంది ఇది మీకు తెలిసిన టోపీ కాబట్టి ఎలాగైనా మీరు సౌకర్యవంతంగా ఉపయోగించే ఏదైనా చిహ్నాన్ని మీరు స్థిరంగా అనుసరించాలి కాబట్టి ఇక్కడ ఈ Vm లేదా V ఇక్కడ నిర్దిష్ట వాల్యూమ్కు సమానం కాబట్టి నిర్దిష్ట వాల్యూమ్ పరంగా ఆదర్శ గ్యాస్ ఈక్వేషన్ Pv RTకి సమానం నిర్దిష్ట సమస్యలో ఆ తెలియని వేరియబుల్ ఉన్న వివిధ వేరియబుల్స్ యొక్క మీ గణన కోసం ఈ గ్యాస్ ఈక్వేషన్ ఉపయోగించబడుతుంది ఇప్పుడు వివిధ సిస్టమ్లలో ఆ ఐడియల్ గ్యాస్ కోసం కొన్ని ప్రామాణిక పరిస్థితులు ఉంటాయని మీరు చూస్తారు SI వ్యవస్థలో టెంపరేచర్ యొక్క ప్రామాణిక స్థితి 273 15 కెల్విన్ అయితే ప్రెజర్ 101 325 కిలోపాస్కల్ మరియు ఇది నిర్దిష్ట వాల్యూమ్ ఇది కిలోమోల్కు 22 415 మీటర్ల క్యూబ్కు సమానం యూనివర్సల్ సైంటిఫిక్ యూనిట్ సిస్టమ్ వాటి స్టాండర్డ్ టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్గా పరిగణించబడుతుంది అయితే ప్రెజర్ 760 మిల్లీమీటర్ల మెర్క్యూరీ అయితే మోలార్ వాల్యూమ్ మోల్కు 22 415 లీటర్ ఉంటుంది నాచురల్ గ్యాస్ విషయంలో స్టాండర్డ్ కండీషన్స్ సాధారణంగా 60 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 15 డిగ్రీల సెల్సియస్ ద్వారా సూచించబడతాయని మీరు చూస్తారు అయితే ప్రెజర్ 14 7 psia లేదా మీరు 101 325 కిలోపాస్కల్ అని చెప్పవచ్చు మీరు ఆ అమెరికన్ ఇంజినీరింగ్ సిస్టమ్ను పరిశీలిస్తున్నట్లయితే టెంపరేచర్ యొక్క స్టాండర్డ్ కండిషన్ 32 డిగ్రీల ఫారెన్హీట్ మరియు ప్రెజర్ 1 అట్మాస్ఫియర్ ఉంటుందని మీరు పరిగణించాలి అయితే ఈ నిర్దిష్ట వాల్యూమ్ పౌండ్ మోల్కు 359 05 అడుగుల క్యూబ్కు సమానం కాబట్టి ఈ విధంగా మీరు సరే వంటి నిర్దిష్ట ప్రక్రియ కోసం ఆ స్టాండర్డ్ టెంపరేచర్ మరియు ప్రెజర్ ని పరిగణించాలి రిఫర్ స్లయిడ్ టైం1048 ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆధారంగా తెలియని పరిమాణాన్ని లెక్కించడానికి కొన్ని ఉదాహరణలను చూద్దాం స్టాండర్డ్ కండీషన్స్ లో మాలిక్యులర్ వెయిట్ 16 మరియు స్టాండర్డ్ టెంపరేచర్ మరియు పీడనం 0 డిగ్రీల సెల్సియస్ మరియు అబ్సొల్యూట్ ప్రెజర్ 273 15 K టెంపరేచర్ కు అనుగుణంగా ఉండే 100 కిలోల ఐడియల్ గ్యాస్ ద్వారా ఆక్రమించబడే వాల్యూమ్ను కనుగొనడం కోసం ఇది ఇవ్వబడుతుంది 100 kPa అంటే 1 బార్ ఉంటుంది కాబట్టి ఈ స్టాండర్డ్ టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద ఐడియల్ గ్యాస్ యొక్క 1 మోల్ 22 4 లీటర్లను ఆక్రమిస్తుంది కాబట్టి ఈ స్థితిలో 100 కిలోల ఐడియల్ గ్యాస్ ఆక్రమించబడే వాల్యూమ్ను మీరు లెక్కించాలి కాబట్టి ఇక్కడ ఆ 100 కిలోలని మీరు మార్చవలసి ఉంటుందని నేను భావించినట్లయితే ఆ 100 కిలోల గ్యాస్ ఆ నిర్దిష్ట ఆపరేటింగ్ కండిషన్లో ఉంచబడిన కంటైనర్ వాల్యూమ్ను ఆక్రమిస్తుంది ఇప్పుడు ఆ ఐడియల్ గ్యాస్ యొక్క ప్రతి మోల్ 22 42 మీటర్ల క్యూబ్ వాల్యూమ్ కలిగి ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ఈ 100 కిలోల ఐడియల్ గ్యాస్ ఇక్కడ A దాని మోల్గా మార్చబడుతుంది దాని మాలిక్యులర్ వెయిట్ 16 కాబట్టి అది 1 బై 16 అవుతుంది ఇది మోల్ 100గా ఉంటుంది అప్పుడు అది ఆ A యొక్క మొత్తం మోల్గా మార్చబడుతుంది ఇప్పుడు ఒక్కో మోల్కి ఆ వాల్యూమ్ 22 42 మీటర్ల క్యూబ్ అవుతుంది కాబట్టి ఈ 100ని ఇక్కడ 16తో భాగించగా ఈ మోల్స్ క్యాలిక్యులేషన్ తర్వాత ఎంత వాల్యూమ్ను ఆక్రమిస్తాయి అది పర్టిక్యూలర్ స్టాండర్డ్ కండిషన్ లో 140 13 మీటర్ల క్యూబ్గా వస్తుంది రిఫర్ స్లయిడ్ టైం1315 ఇక్కడ మరొక ఉదాహరణ కింది పరిస్థితులలో గ్యాస్ అందుబాటులో ఉందనుకుందాం ఈ సందర్భంలో 0 95 బార్ ప్రెజర్ మరియు 288 కెల్విన్ టెంపరేచర్ ఈ స్థితిలో 100 కిలోల గ్యాస్ ఆక్రమించిన పరిమాణాన్ని లెక్కించండి గ్యాస్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 44 అని భావించండి కాబట్టి ఎలా లెక్కించాలి ఇక్కడ ఈ సందర్భంలో మీరు 100 కిలోల గ్యాస్ ద్వారా ఆక్రమించబడే వాల్యూమ్ ఏమిటో లెక్కించాలి ఇప్పుడు ప్రెజర్ మీకు 0 95 బార్ మరియు టెంపరేచర్ 288 K ఇవ్వబడుతుంది ఇప్పుడు ఆ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం PV అనేది nRTకి సమానం కాబట్టి మీరు టెంపరేచర్ యొక్క నిర్దిష్ట ఆపరేటింగ్ కండిషన్ లో PV nRTకి సమానం అని వ్రాయవచ్చు అదేవిధంగా మనము గ్యాస్ యొక్క ఇతర స్థితిని పరిగణనలోకి తీసుకుంటే PsVలు nRTలకు సమానం అనుకుందాం కాబట్టి ఇది ఇక్కడ స్టాండర్డ్ కండిషన్ ని సూచిస్తుంది కాబట్టి ప్రామాణిక పరిస్థితి కోసం మనము ఈ ఈక్వేషన్ ని ఐడియల్ గ్యాస్ లా ప్రకారం మరియు ఏదైనా టెంపరేచర్ మరియు ప్రెజర్ కోసం వ్రాయవచ్చు అప్పుడు మీరు ఈ ఈక్వేషన్ ని కూడా వ్రాయవచ్చు ఈ PV nRTకి సమానం ఇప్పుడు మనం ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని దాని స్టాండర్డ్ కండిషన్ లో ఉన్న ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తో భాగిస్తే మీరు ఇక్కడ PV ద్వారా PSVల ద్వారా ఇక్కడ వ్రాయవచ్చు అది ఈ సందర్భంలో nRT ఒక నిర్దిష్ట టెంపరేచర్ వద్ద మరియు nRTల ద్వారా కూడా ఉంటుంది ఒక స్టాండర్డ్ కండిషన్ కాబట్టి చివరగా మనకు ఒకే సంఖ్యలో మాలిక్యూల్స్ ఉంటే మరియు ఇక్కడ ఉన్న అన్ని గ్యాసెస్ కు గ్యాస్ కాన్స్టాంట్ ఒకేలా ఉంటే ఇక్కడ ఈ సందర్భంలో మనం అన్ని పరిస్థితులను ఇక్కడ చెప్పవచ్చు కాబట్టి ఈ R మరియు n రద్దు చేయబడతాయని చెప్పవచ్చు ఈ భాగం నుండి కాబట్టి ఇక్కడ ఇది T బై Ts అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ ని పునర్వ్యవస్థీకరించిన తర్వాత నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద Vకి అది Vsకి T నుండి Tsకి Psకి Psకి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ టెంపరేచర్ మరియు ప్రెజర్ లో మీకు తెలిసినదానిపై ఆ స్టాండర్డ్ టెంపరేచర్ మరియు ప్రెజర్ తో పోల్చడం ద్వారా మీరు నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద వాల్యూమ్ ఎంత ఉండాలో లెక్కించవచ్చు ఇప్పుడు ఆ విలువను స్టాండర్డ్ కండిషన్ మరియు ఇచ్చిన టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద భర్తీ చేయడం ద్వారా మీరు చివరకు అక్కడ వాల్యూమ్ ఎంత ఉండాలో లెక్కించవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఆ విలువను ప్రత్యామ్నాయం చేద్దాం స్టాండర్డ్ కండిషన్ లో వాల్యూమ్ ఎంత ఉండాలి ఇది కేవలం ఒక స్టాండర్డ్ కండిషన్ లో ఉన్న 100 కిలోల గ్యాస్కు ఇక్కడ ఆక్రమిస్తుంది ఎందుకంటే 1 మోల్ 22 415 మీటర్ల క్యూబ్ను ఆక్రమిస్తుంది కాబట్టి మీరు 100 కిలోలు ఇక్కడ దాని మాలిక్యులర్ వెయిట్ ను విభజించడం ద్వారా మొదట దానిని మోల్గా మార్చాలి మాలిక్యులర్ వెయిట్ 44 కాబట్టి ఇక్కడ అది ఆ గ్యాస్ యొక్క మొత్తం మోల్ అవుతుంది అది 100ని 44తో విభజించి ఆపై 1 కిలోమోల్ నుండి అది 22 415 మీటర్ క్యూబ్ ఆక్రమిస్తుందని మీకు తెలుసు కాబట్టి మీరు ఈ 100ని 44తో భాగించిన 22 415కి గుణిస్తే ఇక్కడ మొత్తం వాల్యూమ్ ఎంత ఉంటుందో మీరు పొందుతారు కాబట్టి ఇది స్టాండర్డ్ కండిషన్ లో మీ వాల్యూమ్ అవుతుంది ఇప్పుడు సమస్య ప్రకారం మీ పరిస్థితిలో టెంపరేచర్ ఎంత ఉంది ఇది మీ సమస్య ప్రకారం 288 K అయితే స్టాండర్డ్ టెంపరేచర్ మీ 273 15 కెల్విన్ మరియు Ps Ps కూడా స్టాండర్డ్ కండిషన్ ప్రెజర్ 1 బార్ అని మీకు తెలుసా అది 1 అట్మాస్ఫెయరిక్ ప్రెజర్ అని మీరు చెప్పగలరు మరియు ఒక నిర్దిష్ట కండిషన్ లో ప్రెజర్ ఇవ్వబడుతుంది అది మీ సమస్య ప్రకారం ఇవ్వబడుతుంది ఇది 0 95 అంటే ఆ ప్రెజర్ లో ఉన్న సిస్టమ్లో గ్యాస్ చెక్కుచెదరకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ 0 95 బార్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఈ Psని P ద్వారా విభజించాలి ఇప్పుడు మీరు బార్ని పరిశీలిస్తుంటే ఇది 1 బార్ అని మరియు ఇది 0 9 బార్ అని మీకు తెలుసు లేకపోతే మీరు ఆ ప్రెజర్ యొక్క మిశ్రమ యూనిట్ని కలిగి ఉన్నట్లయితే బార్కు బదులుగా మీకు తెలిసిన మిల్లీమీటర్ యొక్క కొంత విలువ ఇక్కడ ఇవ్వబడింది అనుకుందాం మెర్క్యురీ కాబట్టి మీరు మిల్లీమీటర్ మెర్క్యురీని దాని బార్గా మార్చాలి ఎందుకంటే ఆ బార్ లేదా అది ఏదైనా ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి ఏమైనప్పటికీ రెండు ప్రెజర్ యూనిట్లు మీకు ఒకే విధంగా తెలిసి ఉండాలి కాబట్టి దీనికి మెర్క్యురీ ఇస్తే మీరు దానిని మిల్లీమీటర్ మెర్క్యురీ అని మీకు తెలుసు మీరు దానిని బార్గా మార్చాలి మరియు దాని ప్రకారం స్టాండర్డ్ ప్రెజర్ 1 బార్ అని మీకు తెలుసు లేదా మీరు దానిని స్టాండర్డ్ ప్రెజర్ గా మార్చవచ్చు 760 మిల్లీమీటర్ మెర్క్యురీ అయితే ఇక్కడ అది ఉంది మెర్క్యురీ యొక్క నిర్దిష్ట విలువ ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ ఆ ప్రెజర్ ని ఇతర యూనిట్లుగా మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ రెండూ ఒకటే కాబట్టి రెండు యూనిట్లు ఒకే యూనిట్గా పరిగణించబడతాయి అప్పుడు మీరు దానిని ఒకే యూనిట్ ఆధారంగా ఇక్కడ విభజించాలి లేకపోతే మీరు అక్కడ యూనిట్ను మార్చాలి కాబట్టి చివరగా ఒక స్టాండర్డ్ కండిషన్ లో వాల్యూమ్ యొక్క ప్రత్యామ్నాయం స్టాండర్డ్ కండిషన్ లో టెంపరేచర్ స్టాండర్డ్ కండిషన్ లో ప్రెజర్ మరియు ఈ ఈక్వేషన్ నుండి ఇక్కడ ఇచ్చిన టెంపరేచర్ మరియు ప్రెజర్ తర్వాత ఆ గ్యాస్ ఆక్రమించిన ఘనపరిమాణం ఏమిటో మీరు చివరకు పొందవచ్చు కాబట్టి కేవలం 56 57 మీటర్ల క్యూబ్ అని మీకు తెలుసు కాబట్టి ఆ గ్యాస్ 0 95 బార్ యొక్క ప్రెజర్ వద్ద మరియు 288 K టెంపరేచర్ వద్ద గ్యాస్ పరిమాణం 56 57 మీటర్ల క్యూబ్గా ఆక్రమించబడుతుందని మనం చెప్పగలం రిఫర్ స్లయిడ్ టైం1936 ఇలాంటి మరొక ఉదాహరణ చేద్దాం 300 K టెంపరేచర్ మరియు 1 బార్ పీడనం వద్ద గ్యాస్ అందుబాటులో ఉంటే SI యూనిట్లలో 1 మీటర్ క్యూబ్ గ్యాస్ డెన్సిటీ ను తెలుసుకోవడానికి ఇక్కడ ఈ సమస్యలో ఇవ్వబడిందని మీకు తెలుసు ఇప్పుడు ఆ గ్యాస్ యొక్క మాలిక్యులర్ వెయిట్ మీకు తెలుసు 28 కాబట్టి ఇక్కడ మీరు ఆ గ్యాస్ డెన్సిటీ ఎంత ఉండాలో కనుక్కోవాలి ఇప్పుడు నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ను ఆ స్టాండర్డ్ టెంపరేచర్ మరియు స్థితి ఆధారంగా మరియు నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద మీ గ్యాస్ ఈక్వేషన్ ఆధారంగా ఎలా నిర్వచించవచ్చో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మీరు ఆ ఈక్వేషన్స్ నుండి ఈ ఈక్వేషన్ ని వ్రాయవచ్చు ఇచ్చిన టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద RTకి సమానమైన PV లాంటిది మరియు ఇక్కడ Ps నుండి Vsకి సమానం అంటే RT లకు సమానం ఇది స్టాండర్డ్ కండిషన్ మీరు ఈ రెండు ఈక్వేషన్స్ ను విభజిస్తే మీరు దానిని v ద్వారా vsగా సూచించవచ్చు అది ఇక్కడ Ts నుండి Tsకి Ps ద్వారా Psకి సమానం అవుతుంది కాబట్టి ఇది మోలార్ వాల్యూమ్ పరంగా మీ ఈక్వేషన్ కాబట్టి మీరు దీని నుండి vs నుండి Ts నుండి Ts నుండి Ps ద్వారా Psకి సమానం అయ్యే v ఎంత ఉండాలో లెక్కించవచ్చు కాబట్టి మళ్లీ ఇవి స్టాండర్డ్ కండిషన్ లో ఉంటే మీకు తెలిస్తే మోలార్ వాల్యూమ్ ఎంత ఉంటుంది మరియు మీరు ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే మీరు ఈ నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ను సులభంగా లెక్కించవచ్చు కాబట్టి మీరు ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే vs సింపుల్గా ఉంటుంది మేము ఇక్కడ 22 4 మీటర్ల క్యూబ్ బై 1 కిలోమోల్ అని చెప్పగలం ఇది మీ నిజానికి ఒక స్టాండర్డ్ కండిషన్ లో నిర్దిష్ట మోల్ వాల్యూమ్ మరియు ఇక్కడ T ద్వారా Ts Tకి టెంపరేచర్ ఇవ్వబడుతుంది ఇది మీ సమస్య ప్రకారం ఇవ్వబడుతుంది ఇది 300 కెల్విన్ ఇది మీ సమస్య ప్రకారం ఇతర టెంపరేచర్ కూడా కావచ్చు మరియు స్టాండర్డ్ కండిషన్ టెంపరేచర్ 273 15 కెల్విన్ కావచ్చు మరియు ఇక్కడ ప్రెజర్ 1 అట్మాస్ఫెయరిక్ ప్రెజర్ లేదా 1 బార్ వద్ద ఉంచబడుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రెజర్ వద్ద 100 kPa అని కూడా మీరు చెప్పవచ్చు ప్రెజర్ యొక్క స్టాండర్డ్ కండిషన్ అదే 100 kPa ఉంటుంది కాబట్టి ఇది రద్దు చేయబడుతుంది చివరగా గణన తర్వాత మీరు నిర్దిష్ట టెంపరేచర్ వద్ద ఈ నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ను పొందవచ్చు మరియు 1 బార్ యొక్క ప్రెజర్ కిలోమోల్కు 24 6 మీటర్ల క్యూబ్కు సమానం ఇక్కడ కేవలం టెంపరేచర్ 273 15 నుండి 300 Kకి మార్చడం ద్వారా మాత్రమే ప్రెజర్ ని మార్చకుండా నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ ఎలా మారుతుందో చూడండి ఇది కేవలం 24 6 మీటర్ల క్యూబ్ అయితే స్టాండర్డ్ కండిషన్ లో వాల్యూమ్ 24 4 మీటర్ల క్యూబ్ వస్తోంది కాబట్టి అక్కడ చిన్న మొత్తంలో టెంపరేచర్ మారుతున్నందున చాలా తక్కువ పరిమాణంలో వాల్యూమ్ మారుతోంది ఇప్పుడు 300 K యొక్క నిర్దిష్ట టెంపరేచర్ వద్ద ఈ నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ల ఆధారంగా మీరు ఈ నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ నుండి డెన్సిటీ ను లెక్కించవచ్చు దీన్ని ఎలా చేయాలి మీరు ఈ నిర్దిష్ట మోలార్ వాల్యూమ్కు విలోమం చేస్తే మీ డెన్సిటీ మీకు లభిస్తుంది కాబట్టి ఈ డెన్సిటీ నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ యొక్క విలోమం నుండి లెక్కించబడుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ v ఇక్కడ కిలోమోల్ అంటే కిలోమోల్కు 24 6 మీటర్ల క్యూబ్ అప్పుడు డెన్సిటీ ను ఆ v ద్వారా 1 గణించవచ్చు కనుక ఇది కిలోమోల్కు 1 బై 24 6 మీటర్ల క్యూబ్గా వస్తుంది మరియు అది మీటర్ క్యూబ్కి కిలోమోల్ పరంగా వస్తుంది ఇప్పుడు మీరు ఆ కిలోమోల్ను దాని మాలిక్యులర్ వెయిట్ ను గుణించడం ద్వారా దాని మాస్ గా మార్చినట్లయితే మీరు మీటర్ క్యూబ్కు కిలోల పరంగా ఆ గ్యాస్ డెన్సిటీ ఎంత ఉండాలో తెలుసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ 28 అయితే మీరు దానిని దాని మాలిక్యులర్ వెయిట్ తో గుణిస్తే నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ యొక్క విలోమం మీకు తెలిసినట్లయితే మీరు ఈ స్థితిలో కిలో పార్ మీటర్ క్యూబ్ అయిన 1 14 వాల్యూమ్ను ఇక్కడ పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మనం సమస్యను పరిష్కరించగలము డెన్సిటీ ఎంత ఉండాలి నిర్దిష్ట టెంపరేచర్ వద్ద గ్యాస్ యొక్క నిర్దిష్ట వాల్యూమ్ ఎంత ఉండాలి మరియు నిర్దిష్ట వాల్యూమ్ లేదా దాని స్టాండర్డ్ కండిషన్ లో ఒక వాల్యూమ్ లేదా ప్రెజర్ ఆధారంగా ప్రెజర్ రిఫర్ స్లయిడ్ టైం2522 మరొక ఉదాహరణ చేద్దాం ఇక్కడ 300 K వద్ద 1 మీటర్ క్యూబ్ నైట్రోజన్ యొక్క నిర్దిష్ట గ్రావిటీ మరియు 1 బార్ వద్ద అది 300 K మరియు 1 బార్ వద్ద 1 మీటర్ క్యూబ్ గాలితో పోల్చబడుతుంది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ నైట్రోజన్ యొక్క నిర్దిష్ట గ్రావిటీ ఇక్కడ ఎంత ఉండాలి మరియు నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద అక్కడ గాలి డెన్సిటీ ఎంత ఉండాలి అనేదానితో మీరు పోల్చాలి ఇప్పుడు ఈ భాగాలు భిన్నంగా ఉంటాయి ఇక్కడ నైట్రోజన్ మరియు గాలి కాబట్టి మీరు మళ్లీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని పరిగణనలోకి తీసుకుంటే ఒక నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద ఈ 2 ఈక్వేషన్స్ విభజన ఆధారంగా V ద్వారా vs నుండి Ts నుండి Ps ద్వారా Psకి సమానం అని వ్రాయవచ్చు స్టాండర్డ్ టెంపరేచర్ మరియు ప్రెజర్ ఆధారంగా ఈక్వేషన్ ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఆధారంగా స్టాండర్డ్ కండిషన్కు సంబంధించిన మోలార్ వాల్యూమ్ ఈ v ఉంటుంది అని గణించబడుతుందని మీరు చెప్పగలరు మీరు Ps అనే విలువను ప్రతి కిలోమోల్కు 22 4 మరియు ఇక్కడ టెంపరేచర్ 300 K మరియు స్టాండర్డ్ టెంపరేచర్ 273 15 మరియు 273 15 మరియు ఇక్కడ ప్రెజర్ అదే ప్రెజర్ కి సమానం అయితే అది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ ప్రమాణం యొక్క పీడనం యొక్క నిష్పత్తి ఆ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కి సమానమైన ప్రెజర్ వద్ద మీకు మళ్లీ తెలుసు అప్పుడు అది ఇక్కడ రద్దు చేయబడుతుంది ఇక్కడ ఇలా రద్దు చేయబడుతుంది కాబట్టి చివరకు మనం ఈ నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ 24 6 మీటర్ల క్యూబ్ను నిర్దిష్ట 300 K వద్ద పొందగలమని చెప్పగలం మీరు Ps అనే విలువను ప్రతి కిలోమోల్కు 22 4 మరియు ఇక్కడ టెంపరేచర్ 300 K మరియు స్టాండర్డ్ టెంపరేచర్ 273 15 మరియు 273 15 మరియు ఇక్కడ ప్రెజర్ అదే ప్రెజర్ కి సమానం అయితే అది అట్మాస్ఫెయరిక్ ప్రెజర్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ ప్రమాణం యొక్క ప్రెజర్ యొక్క నిష్పత్తి ఆ అట్మాస్ఫెయరిక్ ప్రెజర్ కి సమానమైన ప్రెజర్ వద్ద మీకు మళ్లీ తెలుసు అప్పుడు అది ఇక్కడ రద్దు చేయబడుతుంది ఇక్కడ ఇలా రద్దు చేయబడుతుంది కాబట్టి చివరకు మనం ఈ నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ 24 6 మీటర్ల క్యూబ్ను నిర్దిష్ట 300 K వద్ద పొందగలమని చెప్పగలం నిర్దిష్ట 300 K వద్ద ఆ నైట్రోజన్ యొక్క డెన్సిటీ ఎంత ఉండాలి కాబట్టి ఇంతకుముందు మీరు లెక్కించిన దాని ప్రకారం నైట్రోజన్ యొక్క డెన్సిటీ దాని మాలిక్యులర్ వెయిట్ లో మీరు నిర్దిష్ట వాల్యూమ్ని తెలుసుకునే దానికి విలోమంగా ఉంటుంది మీరు నిర్దిష్ట మోలార్ వాల్యూమ్ ద్వారా ఈ మాలిక్యులర్ వెయిట్ యొక్క ఈ ఈక్వేషన్ ద్వారా ఇక్కడ లెక్కించవచ్చు మరియు చివరకు మీరు ఈ విలువ మీటరు క్యూబ్కు 1 14 కిలోలకు సమానం కాబట్టి ఇది మీ నైట్రోజన్ డెన్సిటీ రిఫర్ స్లయిడ్ టైం2803 ఇప్పుడు అదే విధంగా మీరు నిర్దిష్ట 300 కెల్విన్ టెంపరేచర్ మరియు 1 బార్ పీడనం వద్ద గాలి డెన్సిటీ ఎంత ఉండాలో లెక్కించాలి అదేవిధంగా మీరు ఆ విలువను ప్రత్యామ్నాయం చేస్తే ఇక్కడ గాలి యొక్క మాలిక్యులర్ వెయిట్ 29గా పరిగణించబడుతుంది కాబట్టి అది 24 6తో భాగించబడిన 29 అవుతుంది కాబట్టి ఇది మీటర్ క్యూబ్కు 1 18 కిలోలు వస్తాయి కాబట్టి నైట్రోజన్ యొక్క నిర్దిష్ట గ్రావిటీ దాని డెన్సిటీ కు సమానం గాలి డెన్సిటీ తో విభజించబడింది సరే కాబట్టి నైట్రోజన్ యొక్క నిర్దిష్ట గ్రావిటీ అది కేవలం 1 18 ద్వారా విభజించబడిందని మేము చెప్పగలం కాబట్టి ఇది 0 97గా వస్తుంది కాబట్టి ఈ నైట్రోజన్ యొక్క నిర్దిష్ట గ్రావిటీ ఎలా ఉండాలి మేము దీని ఆధారంగా లెక్కించవచ్చు కానీ నిర్దిష్ట గ్రావిటీ యొక్క నిర్వచనం ఏదైనా టెంపరేచర్ మరియు ప్రెజర్ స్థితిలో ఏదైనా గ్యాస్ యొక్క డెన్సిటీ ను సూచన గ్యాస్ డెన్సిటీ తో విభజించబడింది ఇక్కడ సూచన గ్యాస్ డెన్సిటీ గాలి డెన్సిటీ గా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ అందుకే మనం నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద గాలి డెన్సిటీ ను లెక్కించాము కాబట్టి చివరగా గాలి డెన్సిటీ ఇలా ఉందని మనము పొందుతున్నాము అయితే నైట్రోజన్ డెన్సిటీ ఆ టెంపరేచర్ మరియు ప్రెజర్ మరియు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆధారంగా మనం ముందుగా లెక్కించాము కాబట్టి దాని నుండి మనం దానిని విభజించినట్లయితే దానిని అక్కడ 0 97కి పొందవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద దాని డెన్సిటీ ను లెక్కించడం ద్వారా గ్యాస్ యొక్క నిర్దిష్ట గ్రావిటీ ను ఎలా లెక్కించాలో మరియు నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద గాలి వలె ఆ రిఫరెన్స్ గ్యాస్ యొక్క డెన్సిటీ ఎలా ఉండాలి అని మేము చర్చించాము కాబట్టి ఈ గ్యాస్ డెన్సిటీ ల ను దాని రిఫరెన్స్ గ్యాస్గా విభజించడం ద్వారా ఈ ఉదాహరణలో ఇచ్చిన విధంగా మనం నిర్దిష్ట గ్రావిటీ ను సులభంగా పొందవచ్చు రిఫర్ స్లయిడ్ టైం3020 ఇప్పుడు ఆ ఐడియల్ గ్యాస్ యొక్క మరొక అంశం ఏమిటంటే నిర్దిష్ట గ్యాస్ మిక్సర్ యొక్క పార్షియల్ ప్రెజర్ దాని కాంపోనెంట్ గ్యాస్ ద్వారా ఎంతగా ఉండాలి అనేది నిర్దిష్ట ప్రాసెసర్ యూనిట్లోని గ్యాస్ మిశ్రమాన్ని మరింత గణించడానికి కూడా అవసరం కాబట్టి ఆ సందర్భంలో పార్షియల్ ప్రెజర్ అంటే ఒక నిర్దిష్ట గ్యాసెస్ మిశ్రమంలో వ్యక్తిగత భాగాల ప్రెజర్ కాబట్టి వాయు మిక్సర్లో ఆ ఒక్క భాగం ఆక్రమించిన అదే వాల్యూమ్లో స్వయంగా ఉనికిలో ఉన్నట్లయితే అది వాస్తవంగా అమలు చేయబడుతుంది మిశ్రమం మరియు మిశ్రమం యొక్క అదే టెంపరేచర్ వద్ద కాబట్టి దాని ప్రకారం మీరు ఒక గ్యాస్ మిశ్రమంలో n సంఖ్యలో భాగాలు ఉన్నాయనుకోండి కాబట్టి ప్రతి భాగం వాస్తవానికి ఒకే వాల్యూమ్ మరియు అదే టెంపరేచర్ యొక్క నిర్దిష్ట సిస్టమ్పై వ్యక్తిగతంగా ప్రెజర్ ని కలిగిస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఆ వ్యక్తిగత భాగాల ప్రెజర్ ఎలా ఉండాలి దానిని పార్షియల్ ప్రెజర్ అంటారు ఇప్పుడు డాల్టన్ లా ప్రకారం ఇది పార్షియల్ ప్రెజర్ యొక్క సమ్మషన్ సిస్టమ్ యొక్క మొత్తం ప్రెజర్ కి సమానంగా ఉంటుంది మరియు ఆ భాగం యొక్క నిర్దిష్ట ప్రెజర్ కోసం వ్యక్తిగత భాగాలకు కూడా సమానంగా ఉంటుంది దీనిని భాగం యొక్క పార్షియల్ ప్రెజర్ అంటారు ఆ సిస్టమ్ యొక్క వాల్యూమ్ మీకు తెలిస్తే ఆ పార్షియల్ ప్రెజర్ ఆధారంగా మీరు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని కూడా సూచించవచ్చు కాబట్టి కాంపోనెంట్ i మరియు సిస్టమ్ యొక్క వాల్యూమ్ యొక్క పార్షియల్ ప్రెజర్ సిస్టమ్ యొక్క మొత్తం వాల్యూమ్ Vt అని మీకు తెలిస్తే దానిని ఇక్కడ ఇలా ఉంచవచ్చు అప్పుడు మీరు ఇక్కడ nRT అని వ్రాయవచ్చు ఇక్కడ n అనేది వ్యక్తిగత భాగం యొక్క మోల్కి సమానం అవుతుంది మరియు t ఇక్కడ సిస్టమ్ యొక్క మొత్తం టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం పార్షియల్ ప్రెజర్ కోసం అదే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని వ్రాయవచ్చు కానీ ఇక్కడ ఈ సందర్భంలో Pi అనేది ప్రాథమికంగా భాగం i యొక్క పార్షియల్ ప్రెజర్ ఇప్పుడు మళ్లీ మనం మొత్తం సిస్టమ్కు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని వ్రాస్తే అది P మొత్తంగా V మొత్తంగా మారుతుందని మేము ఇక్కడ పరిగణించవచ్చు అది n మొత్తం T మొత్తంగా R లోకి మారుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ ఈక్వేషన్ ని ఈ సమీకరణంతో భాగించండి అంటే ఇక్కడ మీరు ఈ ఈక్వేషన్ ని ఇక్కడ చూస్తారు అప్పుడు మీరు మీ Pi అనేది Ptకి సమానం అని nt ద్వారా ni లోకి పొందవచ్చు దీని నుండి దీన్ని దీనితో భాగిస్తే ఇది కేవలం Pt ద్వారా Pi అవుతుంది మరియు ఇక్కడ ni ద్వారా nt మరియు R R కూడా రద్దు చేయబడుతుంది కాబట్టి ఇది T టోటల్ అవుతుంది మరియు T టోటల్ రద్దు చేయబడుతుంది కాబట్టి ఇది Pi అనేది nt ద్వారా ni లోకి Ptకి సమానం అవుతుంది మరియు ఈ ni ద్వారా nt ప్రాథమికంగా ఏమిటి ఇది ప్రాథమికంగా గ్యాస్ యొక్క మోల్ ఫ్రాక్షన్ సరే కాబట్టి ఇక్కడ ఇది మీ మోల్స్ యొక్క భాగం నేను గ్యాస్ మిశ్రమం యొక్క మొత్తం మోల్స్తో విభజించాను కాబట్టి ఇది భాగం i యొక్క మోల్ ఫ్రాక్షన్ వలె పరిగణించబడుతుంది కాబట్టి Pi ఇక్కడ Yi లోకి Ptకి సమానంగా ఉంటుంది అంటే ఏమిటి అంటే ఇక్కడ భాగం యొక్క పార్షియల్ ప్రెజర్ మోల్ ఫ్రాక్షన్ కి దాని మొత్తం సిస్టమ్ ప్రెజర్ కి సమానం ఇక్కడ Yi అనేది భాగం i యొక్క మోల్ ఫ్రాక్షన్ కాబట్టి ఈ విధంగా మీరు మిశ్రమం యొక్క నిర్దిష్ట వాల్యూమ్ మరియు దాని టెంపరేచర్ వద్ద గ్యాస్ మిశ్రమంలో ప్రతి భాగం యొక్క పార్షియల్ ప్రెజర్ ఏమిటో లెక్కించవచ్చు కాబట్టి ఐడియల్ గ్యాస్ మిశ్రమంలో ప్రతి భాగం మీ గణన కోసం ఉపయోగించబడే పార్షియల్ ప్రెజర్ మరియు స్వచ్ఛమైన కాంపోనెంట్ వాల్యూమ్లను అందించే ఐడియల్ గ్యాస్ లా ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు లెక్కించవచ్చు ఇప్పుడు ఆ డాల్టన్ నియమం ప్రకారం మేము వ్యక్తిగత పార్షియల్ ప్రెజర్ ని లెక్కించినట్లయితే మరియు మీరు ఆ పార్షియల్ ప్రెజర్ మొత్తాన్ని సంగ్రహిస్తే మీరు అక్కడ మొత్తం ప్రెజర్ ని పొందుతారు రిఫర్ స్లయిడ్ టైం3521 అమాగత్ యొక్క లా కూడా ముఖ్యమైనది ఇక్కడ ఈ సందర్భంలో బదులుగా ఆ పార్షియల్ ప్రెజర్ ని గణిస్తూ గ్యాస్ లోని ప్రతి భాగం యొక్క పార్షియల్ వాల్యూమ్ మీకు మొత్తం వాల్యూమ్ను ఇస్తుందని అమాగత్ చెప్పాడు కాబట్టి అమగాత్ లా ప్రకారం పార్షియల్ వాల్యూమ్ల సమ్మషన్ మొత్తం వాల్యూమ్కు సమానంగా ఉంటుంది ఇక్కడ కేవలం పార్షియల్ ప్రెజర్ కి బదులుగా మేము గ్యాస్ యొక్క వ్యక్తిగత భాగం ఆక్రమించిన వాల్యూమ్ను మాత్రమే ఉపయోగిస్తున్నాము కాబట్టి ఆ సందర్భంలో మనం ఆ పార్షియల్ వాల్యూమ్ మరియు మొత్తం ప్రెజర్ మరియు సిస్టమ్ ఆధారంగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని వ్రాస్తే మనం P మొత్తాన్ని Vi లోకి వ్రాస్తాము అది niకి R లోకి T టోటల్కి సమానంగా ఉంటుంది కాబట్టి వీటిని ఆధారం చేసుకొని మొత్తం టెంపరేచర్ మరియు ప్రెజర్ కోసం మనం ఇక్కడ P టోటల్ని V టోటల్గా వ్రాయవచ్చు అది n టోటల్ని T టోటల్కి R లోకి సమానం కాబట్టి మీరు ఈ ఈక్వేషన్ ని దీనితో భాగిస్తే ఈక్వేషన్ అంటే ఇక్కడ మీరు వీటిని పొందవచ్చు మరియు ఇక్కడ R R రద్దు చేయబడుతుంది మరియు T మరియు T రద్దు చేయబడుతుంది కాబట్టి మీరు Pt మరియు Pt రద్దు చేయబడతాయని కూడా చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ కేవలం Vi అనేది nt ద్వారా Vtకి సమానంగా ఉంటుంది ఇక్కడ Vt అనేది మొత్తం ప్రెజర్ Vi అనేది వ్యక్తిగత భాగం వాల్యూమ్ Vt అనేది మొత్తం వాల్యూమ్ క్షమించండి మరియు ni అనేది వ్యక్తిగత భాగం యొక్క మోల్ మరియు nt అనేది మొత్తం మోల్స్ మొత్తం వ్యవస్థ కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ ఈ niని nt ద్వారా పరిగణిస్తే అది ఆ కాంపోనెంట్ i యొక్క మోల్ ఫ్రాక్షన్ అని మరియు ఆ భాగం యొక్క పార్షియల్ వాల్యూమ్ Yi లోకి Vtకి సమానం అని చెప్పగలం కాబట్టి ఈ విధంగా మీరు అన్ని భాగాల వాల్యూమ్ యొక్క సమ్మషన్ వ్యక్తిగత వాల్యూమ్ అప్పుడు అది సిస్టమ్ యొక్క మొత్తం వాల్యూమ్కు దోహదం చేస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు దీని కోసం కొన్ని ఉదాహరణలు చూద్దాం రిఫర్ స్లయిడ్ టైం3726 1000 మీటర్ల ఘనపు ఘనపరిమాణం ఉన్న గదిలో గ్యాస్ చెక్కుచెదరకుండా ఉంటుంది మరియు గదిలో 20 డిగ్రీల సెల్సియస్ వద్ద పొడి గాలి మరియు మొత్తం 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఉంటుంది గదిలో ఆక్సిజన్ యొక్క పార్షియల్ వాల్యూమ్ ఎంత గదిలోని నైట్రోజన్ యొక్క పార్షియల్ వాల్యూమ్ ఎంత గదిలో ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ మరియు గదిలో నైట్రోజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ ఎంత అని మీరు కనుగొనాలి ఈ సందర్భంలో గ్యాస్ ఇక్కడ కేవలం పొడి గాలి మరియు పొడి గాలిలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మాత్రమే ఉంటాయి కాబట్టి కాబట్టి దాని ఆధారంగా ఆక్సిజన్ లేదా నైట్రోజన్ భాగం యొక్క కొంత మోల్ ఫ్రాక్షన్ లేదా వాల్యూమ్ ఫ్రాక్షన్ లేదా ప్రెజర్ శాతం గాలిలో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ మరియు నైట్రోజన్ తో కూడిన గాలిని పరిగణనలోకి తీసుకుంటే గాలిలో ఈ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ కూర్పు ఆక్సిజన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 21 అయితే నైట్రోజన్ 79 ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వాల్యూమ్ 20 డిగ్రీల సెల్సియస్ మరియు 1 అట్మాస్ఫియర్ వద్ద 1000 మీటర్ల క్యూబ్ ఉంటే ఇక్కడ Vo2 అయిన ఆక్సిజన్ వాల్యూమ్ దాని మోల్ ఫ్రాక్షన్ లోకి మొత్తం వాల్యూమ్ అని చెప్పవచ్చు కాబట్టి ఆక్సిజన్ కోసం మొత్తం వాల్యూమ్ 1000 మరియు మోల్ ఫ్రాక్షన్ 0 కాబట్టి ఇది 20 డిగ్రీల సెల్సియస్ వద్ద మరియు 1 అట్మాస్ఫియర్ లో 210 మీటర్ల క్యూబ్గా వస్తుంది కాబట్టి ఆ నిర్దిష్ట స్థితిలో ఆక్సిజన్ మాత్రమే ఈ 210 మీటర్ల క్యూబ్ వాల్యూమ్ను ఆక్రమిస్తుంది అయితే అదే విధంగా నైట్రోజన్ కోసం నైట్రోజన్ వాల్యూమ్ సిస్టమ్లో ఉంటుంది అది మోల్ ఫ్రాక్షన్ లో మొత్తం వాల్యూమ్గా ఉంటుంది కాబట్టి ఇది మోల్ ఫ్రాక్షన్ 0 79కి 1000 అవుతుంది కాబట్టి ఇది నిర్దిష్ట టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద 790 మీటర్ల క్యూబ్గా వస్తుంది కాబట్టి మేము ఇక్కడ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ యొక్క పార్షియల్ వాల్యూమ్ ని పొందుతున్నాము కాబట్టి మొత్తం వాల్యూమ్ ఇక్కడ 210 790 ఎలా ఉంటుందో చూడండి అది 1000 మీటర్ల క్యూబ్ అవుతుంది కాబట్టి దీని ప్రకారం అమగాత్ నియమం ప్రకారం ఈ భాగం యొక్క ఈ వ్యక్తిగత వాల్యూమ్ ద్వారా మొత్తం వాల్యూమ్ అందించబడుతుందని మేము చెప్పగలం అంటే ఇక్కడ పార్షియల్ వాల్యూమ్ పార్షియల్ వాల్యూమ్ యొక్క సమ్మషన్ నిర్దిష్ట ఆపరేటివ్ స్థితిలో మొత్తం వాల్యూమ్కు సమానంగా ఉంటుంది అదేవిధంగా మీరు పార్షియల్ ప్రెజర్ ని కనుగొనవచ్చు కాబట్టి 20 డిగ్రీల సెల్సియస్ వద్ద V 1000 మీటర్ల క్యూబ్గా స్థిరంగా ఉంచబడినప్పుడు 0 210 అట్మాస్ఫియర్ లో వచ్చే మోల్ ఫ్రాక్షన్ లోకి మొత్తం ప్రెజర్ మీకు తెలుసని పార్షియల్ ప్రెజర్ నిర్వచించబడుతుంది అదేవిధంగా మీరు లెక్కించగల నైట్రోజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ మీకు తెలుసు అంటే దాని మోల్ ఫ్రాక్షన్ లోకి మొత్తం ప్రెజర్ అప్పుడు అది సమస్య ప్రకారం ఇక్కడకు వస్తుంది అది 0 790 అట్మాస్ఫియర్ ఉంటుంది మళ్లీ వాల్యూమ్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద 1000 మీటర్ల క్యూబ్గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో మేము ఆక్సిజన్ కోసం ఈ అట్మాస్ఫియర్ ని మరియు నైట్రోజన్ కోసం ఈ అట్మాస్ఫియర్ ని పొందుతున్నాము ఇప్పుడు మొత్తం ప్రెజర్ ఎంత ఉంటుంది ఈ పార్షియల్ ప్రెజర్ యొక్క సమ్మషన్ 0 10 0 90 అవుతుంది కాబట్టి ఇది మీ 1 అట్మాస్ఫియర్ ని అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ డాల్టన్ యొక్క గ్యాస్ లా ని ఈ ఈక్వేషన్ ద్వారా సంతృప్తిపరచవచ్చని మనం చెప్పగలం మరియు ఈ ఉదాహరణ ఆధారంగా మనం కేవలం పార్షియల్ ప్రెజర్ ఎంత ఉండాలి ప్రతి భాగం యొక్క పార్షియల్ వాల్యూమ్ ఎంత ఉండాలి మరియు ఎలా ఉండాలి పార్షియల్ వాల్యూమ్లు లేదా పార్షియల్ ప్రెజర్స్ ఇక్కడ మొత్తం వాల్యూమ్ మరియు మొత్తం ప్రెజర్ కి వరుసగా దోహదం చేస్తాయి రిఫర్ స్లయిడ్ టైం4126 204 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ మరియు 1 అట్మాస్ఫియర్ లేదా 765 మిల్లీమీటర్ మెర్క్యురీ వద్ద ప్రెజర్ వద్ద 14 0 కార్బన్ డయాక్సైడ్ మరియు 6 ఆక్సిజన్ మరియు 80 నైట్రోజన్ ఫలితంగా 1 కిలోల ఫ్యూయల్ గ్యాస్ యొక్క విశ్లేషణ అనుకుందాం ఇప్పుడు ఈ సందర్భంలో ప్రతి భాగం యొక్క పార్షియల్ ప్రెజర్ ని లెక్కించండి కేవలం ప్రతి భాగం యొక్క పార్షియల్ ప్రెజర్ సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ Pi అనేది దాని మోల్ ఫ్రాక్షన్ లో Ptకి సమానం Pt అనేది మొత్తం ప్రెజర్ కాబట్టి నేను ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ మోల్ ఫ్రాక్షన్ అని పరిగణించినట్లయితే y ఇవ్వబడుతుంది మీకు తెలిసినట్లుగా CO2 యొక్క Y ఇవ్వబడుతుంది 0 14 మరియు ఆక్సిజన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 0 06 మరియు నైట్రోజన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కేవలం 0 8 కాబట్టి PCO2 వంటి వ్యక్తిగత భాగం యొక్క పార్షియల్ ప్రెజర్ మొత్తం ప్రెజర్ లోకి 0 14 అంటే 1 అట్మాస్ఫియర్ అంటే 760 మిల్లీమీటర్ల మెర్క్యురీ అని మీకు తెలిసిన దానికి సమానం కాబట్టి ఆ కార్బన్ డయాక్సైడ్ యొక్క పార్షియల్ ప్రెజర్ ఎలా ఉండాలి అని మనం సరళంగా వ్రాయవచ్చు అదేవిధంగా ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెజర్ అది మోల్ ఫ్రాక్షన్ ఇచ్చిన దానికి సమానంగా ఉంటుంది మొత్తం ప్రెజర్ కి 765 మిల్లీమీటర్ల మెర్క్యురీ ఇవ్వబడుతుంది ఇక్కడ ఆ మోల్ ఫ్రాక్షన్ అంటే 0 కాబట్టి ఇది 45 9 మిల్లీమీటర్ల మెర్క్యురీగా రాబోతోంది అదేవిధంగా మోల్ ఫ్రాక్షన్ 0 8 అని మీకు తెలిసిన నైట్రోజన్ ప్రెజర్ 765కి సమానం అప్పుడు అది 612గా వస్తుంది కాబట్టి మీరు ఆ భాగాలన్నింటిలో ఈ పార్షియల్ ప్రెజర్ ని జోడించినట్లయితే ఆపై మీరు మొత్తం చూస్తారు ప్రెజర్ 765కి సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ అది 760 కాదని మీకు తెలుసు ఇక్కడ ప్రెజర్ 765 అని నేను అనుకుంటున్నాను పొరపాటు ఉంది దయచేసి 765 మిల్లీమీటర్ల మెర్క్యురీ అని సరిదిద్దండి ఇక్కడ మీకు 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తెలియదని కాదు పీడనం 765 మిల్లీమీటర్ పాదరసం కాబట్టి తదనుగుణంగా ఇక్కడ ఇక్కడ 765 ఇక్కడ 765 ఇక్కడ 765 అని మనం చెప్పగలం కాబట్టి మేము చెప్పగలం ఇక్కడ మీరు ఏ విధంగానైనా పార్షియల్ ప్రెజర్ ని దీని ఆధారంగా లెక్కించవలసి ఉంటుంది మోల్ ఫ్రాక్షన్ లో మొత్తం ప్రెజర్ మీకు తెలుస్తుంది రిఫర్ స్లయిడ్ టైం4426 ఇప్పుడు పైపు ద్వారా ప్రవహించే ఆక్సిజన్లో 4 ఉన్న మీథేన్ గ్యాస్ వంటి మరొక ఉదాహరణను ఇక్కడ చేద్దాం పైపు ద్వారా ప్రవహించే గ్యాస్ యొక్క వాల్యూమెట్రిక్ ప్రవాహం రేటును లెక్కించడం అవసరం కండిషన్ 27 డిగ్రీల సెల్సియస్ వద్ద గాలి నిమిషానికి 10 మీటర్ల క్యూబ్ మరియు 760 మిల్లీమీటర్ల మెర్క్యురీ పైపులోకి ప్రవేశపెడతారు మరియు పైపులో అనేక మీటర్ల దిగువకు ఈ పైపు యొక్క నిర్దిష్ట పొడవు వద్ద ఇక్కడ నుండి ఒక నమూనా తీసుకోబడుతుంది దిగువ మరియు అది 11 ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మిక్సర్ కలిగి ఉన్నట్లు కనుగొనబడింది 27 డిగ్రీల సెల్సియస్ మరియు 740 మిల్లీమీటర్ల మెర్క్యురీ వద్ద పైపు ద్వారా నిమిషానికి ఆ ప్రారంభ వాయువు యొక్క ఎన్ని మీటర్ల క్యూబ్ ప్రవహిస్తోంది కాబట్టి ఇది మీ సమస్య అంటే ఇక్కడ 4 ఆక్సిజన్ను కలిగి ఉన్న మీథేన్ గ్యాస్ పైపుకు ప్రవహిస్తుంది మరియు ఈ సందర్భంలో ఈ పైపు నుండి నమూనాలను కొంత దూరంలో దిగువకు తీసుకుంటారని మీకు తెలుసు ఇక్కడ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మిశ్రమంలో 11 ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో అక్కడ 27 డిగ్రీల సెల్సియస్ వద్ద నిమిషానికి ఎన్ని మీటర్ల క్యూబ్ ప్రారంభ గ్యాస్ ప్రవహిస్తోంది రిఫర్ స్లయిడ్ టైం4549 ఇప్పుడు ఈ సందర్భంలో 27 డిగ్రీల సెల్సియస్ మరియు 760 మిల్లీమీటర్ల మెర్క్యురీ వద్ద పైపు గుండా ప్రవహించే మీథేన్ ఆక్సిజన్ మిశ్రమం యొక్క నిమిషానికి x మీటర్ క్యూబ్ అని అనుకుందాం ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో నిమిషానికి 10 మీటర్ల క్యూబ్ గాలి జోడించబడింది ఇప్పుడు ఈ దిగువన ఉండే గ్యాస్ మిశ్రమం యొక్క మొత్తం వాల్యూమ్ 10 x మీటర్ క్యూబ్కి సమానం అప్పుడు మీథేన్ ఆక్సిజన్ మిశ్రమంలో ఆక్సిజన్ 0 04 x మీటర్ క్యూబ్కి సమానం మరియు గాలిలోని ఆక్సిజన్ 2 10 మీటర్ల క్యూబ్కు సమానం మరియు గాలిలోని నైట్రోజన్ తదనుగుణంగా 7 90 మీటర్ల క్యూబ్ అని మీకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మిశ్రమం అవుట్లెట్లో ఉంది ఇది నమూనా ప్రకారం దిగువ గ్యాస్ మిశ్రమంలో 11 వస్తోంది కాబట్టి దిగువన ఉన్న ఆక్సిజన్ నైట్రోజన్ ఆ 0 04xకి సమానం అంటే ఇక్కడ ఇది ప్లస్ ఇక్కడ ఈ 2 10 ఆపై ప్లస్ ఆ నైట్రోజన్ ఏమిటి ఇక్కడ ఇది 7 కాబట్టి ఈ సందర్భంలో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మిశ్రమం యొక్క మొత్తం మొత్తం అక్కడ 10 0 రిఫర్ స్లయిడ్ టైం4710 ఆ తర్వాత ఆ మోల్ ఫ్రాక్షన్ ఎంత మొత్తం వాల్యూమ్లో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మిశ్రమం మొత్తం 10 x అని ఇక్కడ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన సమస్య మీకు తెలిసిన దాని ప్రకారం ఆ మూలకం వందల కొద్దీ మీకు తెలుసు అని మేము చెప్పగలం ఎందుకంటే నమూనాలో 11 నైట్రోజన్ మరియు ఆక్సిజన్ మాత్రమే ఉందని చెప్పబడింది కాబట్టి చివరకు పరిష్కరించిన తర్వాత మీరు ఈ x విలువ నిమిషానికి 127 14 మీటర్ల క్యూబ్ని పొందవచ్చు కాబట్టి ఆ ప్రారంభ గ్యాస్ మిశ్రమం యొక్క పరిమాణాన్ని 27 డిగ్రీల సెల్సియస్ మరియు 740 మిల్లీమీటర్ల మెర్క్యురీ వద్ద ఉంచండి ఆ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం మీరు V యొక్క ఆ విలువను మరియు దాని టెంపరేచర్ వద్ద టెంపరేచర్ ని కూడా ప్రత్యామ్నాయంగా ఉంచినట్లయితే మరియు మీరు ఇక్కడ ఆ నిర్దిష్ట టెంపరేచర్ కు బదులుగా ఆ పరిస్థితి మరియు ప్రెజర్ వద్ద 760 ఉందని మీకు తెలుస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయం చేసిన తర్వాత లేదా ఈ రెండు పరిస్థితులలో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని సమం చేస్తే నిమిషానికి మీటర్ క్యూబ్ చొప్పున వాల్యూమ్ 130 58కి సమానంగా ఉంటుందని మనం పొందవచ్చు ఇప్పుడు ఈ గ్యాస్ 27 డిగ్రీల సెల్సియస్ మరియు 740 మిల్లీమీటర్ల మెర్క్యురీ వద్ద ఆ పైపు ద్వారా ప్రవహిస్తుంది అప్పుడు మనం నిమిషానికి ఈ 130 58 మీటర్ల క్యూబ్ని కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ మీథేన్ గ్యాస్ యొక్క పైపు యొక్క ఇన్లెట్ వద్ద ఇది మీ వాస్తవానికి ప్రవాహం రేటు రిఫర్ స్లయిడ్ టైం4853 కాబట్టి ఈ విధంగా మేము ఆ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆధారంగా చాలా విషయాలను లెక్కించవచ్చు మరియు అనేక ఇతరాలు కూడా ఉన్నాయినాన్ ఐడియల్ గ్యాస్ కోసం ముఖ్యమైన ఈక్వేషన్స్ ఉన్నాయని మీకు తెలుసు సిస్టమ్ యొక్క వివిధ స్ట్రీమ్లో ఆ వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ప్రెజర్ మరియు మోల్ ఫ్రాక్షన్స్ ను ఎలా లెక్కించాలో కూడా మేము నాన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ను పరిశీలిస్తాము మరియు తదుపరి ఉపన్యాసంలో ఆ గ్యాసెస్ యొక్క నాన్ డియల్ ప్రవర్తన మరియు దాని యొక్క లక్షణాలను చర్చిస్తాము కాబట్టి నాన్ ఐడియల్ గ్యాస్ యొక్క స్టేట్ ఈక్వేషన్ ఎలా ఉండాలి మరియు ఆ స్టేట్ ఈక్వేషన్ ఆధారంగా ఎలా లెక్కించాలి అనే దానిపై కూడా మేము చర్చిస్తాము కాబట్టి మీ శ్రద్ధకి ధన్యవాదాలు Glossary WORD MEANING Thankyou ధన్యవాదాలు